ఇప్పుడు రేడియేషన్ బౌండరీ కండిషన్లను చూద్దాం ఇప్పుడు నేను ఆ విషయానికి వచ్చే ముందు ఒక సాధారణ సూత్రం తెలుసుకుందాము కాబట్టి నాకు అన్బౌండ్ మీడియం ఉందని అనుకుందాం మాక్స్వెల్ సమీకరణానికి పరిష్కారం ఇప్పుడు మనకు తెలుసు కాబట్టి ఈ అన్బౌండ్ మీడియం హెల్మ్హోల్ట్జ్ సమీకరణాన్ని అనుసరిస్తుంది మరియు దీనికి సరైన పరిష్కారం ప్లేన్ వేవ్ పరిష్కారం అని మనకు తెలుసు కాబట్టి పరిష్కారం ఏమిటి అంటే నేను ఏ రకమైన పరిష్కారం పొందుతాను అంటే E E0కి సమానం నేను సమయ ఆధారితతను విస్మరిస్తున్నాను మనం దీని గురించి తెలుసుకున్నాము కాబట్టి ఇది ఇక్కడ ఉన్న ప్లేన్ వేవ్ పరిష్కారం మరియు నేను దీన్ని ప్లగ్ చేస్తే ఇది ఈ హెల్మ్హోల్ట్జ్ సమీకరణానికి సరైన పరిష్కారం నుండి వస్తున్నదని మీరు చూడవచ్చు ఇది ఒకే విధంగా సరైనదని సంతృప్తిపరుస్తుంది అందరూ నమ్ముతారు నేను డెల్ స్క్వేర్ని తీసుకున్నప్పుడు నేను పొందబోతున్నాను ఇది రెండవ పదానికి సమానం ఇక్కడ ఉంది మరో డెరివేటివ్ మైనస్ అవుతుంది మరియు ఇక్కడ ఉంది కాబట్టి అది రద్దు చేయబడుతుంది నాకు 0 వస్తుంది కాబట్టి ఇది ఒక పరిష్కారం అని మీరు అంగీకరిస్తున్నారు ఇప్పుడు నేను మిమ్మల్ని ఈ క్రింది ప్రశ్న అడుగుతాను ఇది కూడా పరిష్కారమా కాబట్టి నేను E అంటే దీనిని ఇప్పుడు k యొక్క ఫంక్షన్గా మార్చడానికి సమానం అని పిలుస్తాను కాబట్టి నేను ఏమి చేసాను నేను వేవ్ వెక్టర్పై ఆధారపడేలా వ్యాప్తిని చేసాను ఇది పని చేస్తుందా కాబట్టి నేను ఇక్కడ కొంత మార్పు చేయవలసి ఉంటుంది కానీ నేను దీన్ని ఇక్కడ ప్రత్యామ్నాయంగా ఉంచితే ఏమి జరుగుతుందో చూద్దాం మొదటి టర్మ్లో ఏమి చేయబోతున్నారు నాకు సహాయపడుతుందా ఇది ప్రాదేశిక నిబంధనలపై మాత్రమే పని చేస్తుంది కాబట్టి నేను ఇక్కడ నుండి ఏమి పొందుతాను నాకు మైనస్ వస్తుంది అవును పోందుతాను రెండవ పదం గురించి ఏమిటి కాబట్టి అది రద్దు చేయబడుతుందా విద్యార్థి కేవలం అవును కాబట్టి మొదటి పదం నాకు ఒక చతురస్రాన్ని ఇవ్వబోతోంది నేను ఈ k అని రాస్తున్నాను విద్యార్థి k x k y k z అవును వెక్టర్ కాబట్టి మొదటి పదం నాకు ఒక ఇస్తోంది మరియు రెండవ పదం ఏమవుతుంది విద్యార్థి మైనస్ j స్క్వేర్ బై కాబట్టి ఇక్కడ ఉన్న చిన్న సమస్య ఏమిటంటే నేను k ని ఏకీకరణ యొక్క వేరియబుల్ మరియు సమీకరణంలో స్థిరమైన k రెండింటినీ ఉపయోగిస్తున్నాను కాబట్టి అది సరైన ఆలోచన కాకపోవచ్చు కాబట్టి నేను ఏమి చెప్పాలి మనం k ని ఉపయోగించకుండా దీన్ని వేరే విషయం ద్వారా పిలుద్దాం దీనిని p అని పిలుద్దాం ఇది సరైనదని నేను ఇప్పుడు చెప్పగలనా కదా కాబట్టి p యొక్క విభిన్న విలువలపై ఈ సమగ్రత ఏమీ చేయదు కాబట్టి ఇది ఒక పరిష్కారమైతే ఇది కూడా సరైన పరిష్కారమే కాబట్టి నేను కలిగి ఉన్న ఈ సాధారణ సమీకరణం యొక్క వివరణ ఏమిటి విద్యార్థి సూపర్పొజిషన్ ఇది విభిన్న ప్లేన్ వెవ్ల సూపర్పొజిషన్ కదా ఇక్కడ వ్యాప్తి మారుతూ ఉంటుంది ఇది ఫోరియర్ పరివర్తన ఆలోచన వంటిది విభిన్న ప్లేన్ వెవ్ల సూపర్పొజిషన్ను తీసుకోవాలి కాబట్టి దీని వెనుక ఉన్న సాధారణ ఆలోచన ఏమిటంటే ఖాళీ స్థలంలో ప్రయాణించే ఏ తరంగామైనా నేను ప్లేన్ వెవ్ల సమాహారంగా వ్రాయగలను విద్యార్థి కాబట్టి ఇది అన్ని విభిన్న ప్రాదేశిక పౌనఃపున్యంలో వేరు చేయబడినట్లుగా ఉంటుంది అవును ప్రాదేశిక పౌనఃపున్యం ఒమేగా కాదు ఇది అదే అవును విద్యార్థి వాటిని వేరు చేస్తూ స్పేస్లో కొన్ని పని చేస్తాయి వాటిని వేరు చేయడం కాబట్టి ఈ బౌండరీ కండిషన్ని పొందేందుకు ఇది ఖచ్చితంగా అవసరం లేదు కానీ అది కలిగి ఉండటం మంచి అంతర్ దృష్టి కాబట్టి మేము దీన్ని నేపథ్యంలో ఉంచుతాము కనుక ఇప్పుడు మనము చూద్దాం మనం సాధారణ దిశలో ప్రయాణిస్తున్న మన తరంగానికి తిరిగి వెళ్దాము కాబట్టి ఒక సజాతీయ మాధ్యమం తీసుకుందాం ఒక ప్లేన్ వేవ్ ప్రయాణిస్తోందని మనకు తెలుసు కాబట్టి నేను ఇలాంటివి చేసినప్పుడు కనుక దేనికి సమానం క్షమించండి క్షమించండి అవును కాబట్టి ఇది మైనస్ కనుక ఇది కాదు వెక్టార్ ఇది నా వద్ద ఉంది ఇప్పుడు H ఏ రూపంలో ఉందో తెలుసా విద్యార్థి H0 ఇది మాకు తెలుసు H యొక్క కర్ల్ ఎలాంటి నిబంధనలను కలిగి ఉంది కాబట్టి ఇక్కడ కర్ల్ ఎలాంటి నిబంధనలను కలిగి ఉంటుంది మరియు సరే కాబట్టి నేను ఈ వ్యక్తీకరణను ఇక్కడ చేసినప్పుడు నేను మూల్యాంకనం చేయడానికి ప్రయత్నించినప్పుడు మరియు H ఈ రూపంలో ఉంటుంది కాబట్టి దానికి ఎదురైనప్పుడల్లా ఏమి జరుగుతుంది ఎక్కడ భాగం ఉంటే అక్కడి నుంచి బయటకు వస్తుంది అదేవిధంగా ఈ ఉత్పన్నాలు ఎదురైనప్పుడల్లా మరియు ఉంటాయి కాబట్టి డెల్ క్రాస్ను పెట్టే చర్య సమానమైన ప్లేన్ వేవ్ కోసం అని మీరు ఈ సరళీకరణను చేయవచ్చు మీలో చాలా మంది మీ అండర్గ్రాడ్ EM కోర్సులో ఈ సరళీకరణను చూసి ఉండవచ్చు ఒక ప్లేన్ వేవ్ కోసం నేను దీన్ని వెక్టార్తో ప్రతిక్షేపించ చేయగలను దాని కోసం నేను మీకు దాని అంతర్దృష్టిని ఇచ్చాను కానీ మీరు దానిని మీరే కఠినంగా నడపవచ్చు విద్యార్థి అవును సార్ ఇప్పుడు దీనిని నేను అని వ్రాయగలను సరే కాబట్టి మేము ఏమి చేయబోతున్నామో మీరు వెంటనే చూడవచ్చు ప్లేన్ వేవ్ సరిగ్గా సంతృప్తిపరిచే వ్యక్తీకరణ ఇది కాబట్టి ఒక ప్లేన్ వేవ్ ద్వారా సంతృప్తి చెందిన వ్యక్తీకరణ కాబట్టి ఎడమ చేతి వైపు ఏమిటి ఇందులో ఒక ఉత్పన్నం ఉంది కుడి వైపు అంటే ఏమిటి హెచ్లో లీనియర్గా ఉందా హెచ్లో లీనియర్గా ఉందా ప్రత్యేక డెరివేటివ్లు లేవు లేదా ఏదైనా సరే అక్కడ కొన్ని ఇతర స్థిరాంకాలు ఉన్నాయి కాబట్టి నేను కలిగి ఉన్న 1Dలో ఇదే ప్రాథమిక ఆలోచన ప్లేన్ వేవ్ పాటించే వ్యక్తీకరణ అనేది uకి అనులోమానుపాతంలో ఉంది ఖచ్చితంగా అదే పరిస్థితి ఇక్కడ H కి అనులోమానుపాతంలో ఉంటుంది ఇక్కడ చాలా వెక్టర్స్ ఉన్నాయి మరియు అన్నింటా ఉన్నాయి అయితే ఇది బౌండరీ కండిషన్ రూపొందించడానికి మేము ఉపయోగించే ప్రాథమిక ఆలోచన సరే కాబట్టి వెక్టార్ని గీద్దాం కాబట్టి ఇది నా కె వెక్టర్ కాబట్టి అలా ఉన్నంత కాలం ఒక అల ఇక్కడ ప్రయాణిస్తున్నప్పుడు నా ప్లేన్ వేవ్ యొక్క E మరియు H ఆర్తోగోనల్ దిశల్లో ఉంటాయి కాబట్టి మీరు నన్ను ఏ సమయంలోనైనా అడిగితే ఈ వ్యక్తీకరణ పాటించబడుతుంది ఇప్పుడు మనం వెనుకకు వెళ్లి సరైన దాని గురించి మనం ఆందోళన చెందాల్సిన పదం ఏమిటో చూద్దాం కాబట్టి మనం చింతించాల్సిన పదం ఇక్కడ ఉంది ఇక్కడ చుక్కల భాగం ఉంది TM ఏమైనప్పటికీ నా ఎంపిక కనుక నాకు మిగిలేది ఈ వ్యక్తీకరణ సరే ఇప్పుడు ఈ వ్యక్తీకరణను కూడా ఈ క్రింది విధంగా తిరిగి వ్రాయవచ్చు కనుక వద్ద నేను ఆ క్రాస్ యొక్క క్రమాన్ని మరియు డాట్కు మార్చుకుంటే ఏమి జరుగుతుంది విద్యార్థి ప్రతికూల సంకేతం ప్రతికూల సంకేతం కాబట్టి ఈ వ్యక్తీకరణను ఇలా కూడా వ్రాయవచ్చు నేను ఈ చుక్కలా వ్రాయవచ్చా కాబట్టి డాట్ 2 మైనస్ చిహ్నాలను ఉన్నాయి మరియు నేను అదే వ్యక్తీకరణను పొందుతాను కాబట్టి ఇది మొదటగా మారింది మరియు కాబట్టి n సరిగ్గా మధ్యలోకి వస్తుంది కాబట్టి నేను నిజంగా చింతించవలసిన వ్యక్తీకరణ ఇక్కడ ఉన్న ఈ టర్మ్ కాబట్టి ఇది ఏమిటి ఈ వ్యక్తీకరణను ఇక్కడ తిరిగి వ్రాస్దాం కనుక ఇది నేను అంగీకరించిన ఉజ్జాయింపుని పొందాలనుకుంటున్న పదం మిగిలినవి నేను చూసుకోగలను కాబట్టి నేను ఇక్కడ ఏమి చేయగలను కనుక నేను ఇప్పుడు చెప్పేది లీప్ ఆఫ్ ఫెయిత్ ఇక్కడ ఉన్నది బౌండరీగా భావించుకుందాము ఈ బౌండరీని ప్లేన్ వేవ్ నార్మల్ దిశలో తాకినట్లు ఉంది అప్పుడు ఏ దిశలో ఉంటుంది ఈ చుక్కల రేఖ నా బౌండరీ సరే కాబట్టి ఇది నా అల ఇక్కడ ఈ ప్రాంతం లోపల ఉంది కాబట్టి నా n హాట్ ఏ మార్గంలో ఉంది కనుక నేను చెప్పేదేమిటంటే నేను ఈ చుక్కల రేఖను కలిగి ఉన్నాను ఇది కంప్యూటేషనల్ డొమైన్కి సంబంధించినది కాబట్టి ఇది నా కంప్యూటేషనల్ డొమైన్ నేను ఈ దిశలో ప్రయాణించే ఒక ప్లేన్ వేవ్ బౌండరీను తాకినప్పుడు సాధారణంగా ఏ దిశలో n హాట్ ఉంటుంది సరే ఈ ప్రత్యేక సందర్భంలో కూడా ఇదే దిశలో ఉంది కేవలం ఈ ప్రత్యేక సందర్భంలో మాత్రమే ఇలా ఉంటుంది కాబట్టి ఆ సందర్భంలో నేను ఈ ప్రత్యేక కేసు కోసం మాత్రమే ఈ ప్రత్యేక కేసు కోసం దీన్ని భర్తీ చేయగలను నేను దీన్ని వ్రాయగలను మరియు మిగిలిన వాటిని ఈ వ్యక్తి నుండి భర్తీ చేయగలను కాబట్టి కాబట్టి ప్లేన్ వేవ్ ని తాకినప్పుడు ఇది వర్తిస్తుంది కనుక ఇది నా నార్మల్గా ఉంటుందిఎందుకంటే నా యూనిట్ వెక్టార్ tని యూనిట్ నార్మల్ వెక్టార్తో భర్తీ చేసాను కనుక దీనిని ఎవరూ వ్యతిరేకించలేరు విద్యార్థి సమ్ కాదుఈ ఒక సజాతీయ మాధ్యమం కోసం అని నా ఉద్దేశ్యం ఎప్సిలాన్ r అనేది ఇక్కడ స్థలం యొక్క విధి కాదు ఎందుకంటే స్థలం యొక్క విధి కాకపోతే పరిష్కారం ప్లేన్ వేవ్ సరైనదని నేను సురక్షితంగా ఊహించగలను సజాతీయ మాధ్యమం కోసం మాక్స్వెల్ సమీకరణం రూపంలోని సమతల తరంగ పరిష్కారాన్ని ఇస్తుందని మనకు తెలుసు విద్యార్థి కాబట్టి ఇది బౌండరీ వద్ద ఉంది ఈ సరిహద్దు పొరుగున ఉంది విద్యార్థి అంటే వాక్యూమ్ ఇది వాక్యూమ్ కావచ్చు లేదా అది నీరు వంటి సజాతీయ మాధ్యమం కావచ్చు లేదా ఏదైనా మీకు నీటి కింద రాడార్ వేవ్ మరియు నీటి కింద యాంటెన్నా ప్రయాణిస్తున్నట్లు చెప్పుకుందాం కాబట్టి ఇది నీటి యొక్క సజాతీయ ఎప్సిలాన్ ఏది అయినా సరే కానీ నేను మాట్లాడుతున్నది ఏమిటంటే మొదటగా నాకు ఒక ప్లేన్ వేవ్ ఉండాలి మరియు తర్వాత ప్లేన్ వేవ్ నార్మల్గా సరిహద్దును తాకాలి కాబట్టి మీరు గమనించినట్లయితే మనం FEM గణనలను చేసినప్పుడు మనం వికీర్ణ వస్తువును కలిగి ఉంటాము మరియు కొంత మొత్తంలో వాక్యూమ్తో చుట్టుముట్టబడి ఆపై గణన డొమైన్ను రద్దు చేస్తాము విద్యార్థి ఇది ముగించబడింది సమయం 1437 చూడండి కొంత మొత్తంలో గాలి ఉంటుంది విద్యార్థి కాబట్టి మరియు ఉన్నాయి సమయం 1442 చూడండి కాదు మనం చేసేది ఏమిటంటే కాబట్టి ఇది ఇక్కడ నా విమానం అని చెప్పండి ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే నా కంప్యూటేషనల్ డొమైన్ను నేను విమానంతో గట్టిగా సరిపోయేలా చేయాలా లేదా కొంచెం విస్తరించాలా కనుక నా డొమైన్ను ఇలా చేయడం అనేది గణనపరంగా అసమర్థమైనది కానీ సులభంగా చేయాల్సిన పని కాబట్టి నేను దీన్ని చేసినప్పుడు నేను ఈ ఖాళీ స్థలం మొత్తాన్ని డిస్క్క్రెటైజ్ చేయవలసి ఉంటుంది మరియు అది నేను చెల్లించే ధర మరియు ఇలా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు మరియు అప్రయోజనాలు ఏమిటో మనం తరువాత తెలుసుకుంటాము కానీ నేను ఇప్పుడు దీన్ని చేసినప్పుడు సరిహద్దుకు దగ్గరగా ఎక్కడైనా చూసినప్పుడు దాని ఖాళీ స్థలం మాక్స్వెల్ సమీకరణం ఖాళీ స్థలం లేదా సజాతీయ స్థలంలో ప్రతి పాయింట్లో సంతృప్తి చెందాలి నాకు ప్లేన్ వేవ్ వస్తుంది కనుక ప్లేన్ పరిష్కారం వర్తిస్తుంది ఈ ప్లేన్ వేవ్ నార్మల్ దిశలో సరిహద్దును తాకినట్లయితే పరిష్కారం మరింత చెల్లుతుంది కాబట్టి దీనినే మీరు రేడియేషన్ బౌండరీ కండిషన్ లేదా 1వ ఆర్డర్ అని పిలుస్తారు విద్యార్ధి కాబట్టిదీనిని ఒక బాహ్య సరిహద్దుగా పరిగణించవచ్చు సరిహద్దు లేదు నా ఉద్దేశ్యం బాహ్య సరిహద్దు బాహ్య సరిహద్దు శోషించే బౌండరీ కండిషన్ సరే విద్యార్థి ఎందుకు ఉపయోగిస్తున్నాము అక్కడ ఎందుకు ఉంచుతున్నాం విద్యార్థి కాదు మనం ఎందుకు కాబట్టి ఎందుకు కాబట్టి మనం దీన్ని గా ఎందుకు ఉంచుతున్నాము అనేది ప్రశ్న విద్యార్థి కాదు మేము rతో ఎందుకు ఆందోళన చెందుతున్నాము సమయం 1618 చూడండి సరే ఎందుకంటే ఒకవేళ స్పేస్ ఫంక్షన్ అయితే సాంకేతికంగా చెప్పాలంటే నాకు అక్కడ ప్లేన్ వేవ్ వంటి పరిష్కారం రాకపోవచ్చు కాబట్టి ని తో ప్రత్యామ్నాయం చేయడం యొక్క ఉజ్జాయింపు సరైనది కాదు కాబట్టి నేను ఇక్కడ ఏమి చేస్తునాను కాబట్టి ఇక్కడ ఒక పెద్ద లీప్ ఆఫ్ ఫైత్ నా కుడి వైపున ఈ వ్యక్తీకరణ ప్రతిచోటా ఉంటుంది కాబట్టి RHS యొక్క బలహీనమైన రూపంలో భర్తీ చేయబడుతుంది కాబట్టి నేను ఇంతకుముందు ఏమి కలిగి ఉన్నాను నేను ఇంతకు ముందు Tm డాట్ n హాట్ వన్ బై ఎప్సిలాన్ r కర్ల్ ఆఫ్ హెచ్ కలిగి ఉన్నాను ఇంకా dl ఉంది మరియు ఇది ఖచ్చితమైన రూపం ఇప్పుడు నేను దానిని డాట్ ద్వారా ఈ మొత్తం వ్యక్తీకరణ ద్వారా భర్తీ చేస్తున్నాను కాబట్టి కాబట్టి ఇది ఎల్లప్పుడూ సరైనదేనా విద్యార్థి కాదు సమాధానం కాదు ఎప్పుడు సరైనది కాదు విద్యార్థి ఎందుకంటే ఇది సరైనది కాదు సమయం 1756 చూడండి కాబట్టి వేవ్ యొక్క ప్రచార దిశ కి సమానంగా లేనప్పుడు మొదటి విషయం సరైనది కాదు ఉదాహరణకు మీరు ఇక్కడ ఉన్న ఈ విమానాన్ని చూస్తే ఇన్సిడెంట్ తరంగం ఎడమ వైపు నుండి ఇలా వస్తోందని అనుకుందాం అలా జరగవచ్చు అది ఈ విమానాన్ని ఇక్కడ తాకినట్లు అనుకుందాం మరియు అల కుడివైపు ఈ దిశలో వెళ్తుంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉంది మరియు అల నార్మల్ కాని దిశలో తాకుతోంది కానీ నేను ఏమి ఉజ్జాయింపు చేస్తున్నాను ప్రతిదీ సాధారణంగా తాకుతూనట్టు నేను ఊహిస్తున్నాను కాబట్టి కానీ నేను ఇప్పటికీ ఈ వ్యక్తీకరణను ఉపయోగిస్తున్నాను కాబట్టి చాలా సరళమైన బౌండరీ కండిషన్ సౌలభ్యం కోసం నేను చెల్లిస్తున్న ధర ఇది నేను ఇక్కడ వ్రాసిన ఈ వ్యక్తీకరణ అమలు చేయడానికి చాలా సులభం సమస్య ఏమిటంటే ఇది నార్మల్ సంఘటనలలో మాత్రమే ఖచ్చితమైనది విద్యార్థి సేవ్ చేయండి కాబట్టి నేను ఇప్పుడు గణన డొమైన్ను పెంచుకుంటూ ఒక పెద్ద మొత్తంగా తీసుకోవచ్చు అప్పుడు ఇది మరింత ఖచ్చితమైనదిగా మారుతుంది ఎందుకంటే తరంగాలు నార్మల్ లాగా చేరుకోవడం ప్రారంభిస్తాయి సాధారణంగా చాలా పెద్ద వృత్తం గురించి ఆలోచిస్తే పరిమిత వస్తువును తీసుకుంటే అది నార్మల్గా మాత్రమే చేరుకుంటుంది కాబట్టి నార్మల్గా కాకుండా ఏదైనా తగిలినప్పుడు అది ఏమి అవుతుంది ఈ బౌండరీ కండిషన్ ఖచ్చితమైనది కానందున గణిత ప్రతిబింబం ఉంటుంది కాబట్టి ఏమి జరుగుతుంది అంటే ఇది ఇలా హిట్ అవుతుంది మరియు ఉజ్జాయింపు కారణంగా కొంత మార్గం ప్రతిబింబించే శూన్యతను పొందుతుంది నేను దీనిని ఉపయోగిస్తే ఇది అనివార్యం కాబట్టి ఇది ఈ విధంగా జరుగుతుంది కనుక నేను దానిని ఏమని పిలిచాను విద్యార్థి 1వ ఆర్డర్ 1వ ఆర్డర్ శోషక బౌండరీ కండిషన్ సరే ఇది బయటికి వెళ్ళే ప్రతిదానిని శోషిస్తున్నట్లుగా కనిపిస్తుంది కాబట్టి దీనిని శోషక బౌండరీ కండిషన్ ని అంటారు విద్యార్థి ఏదీ ప్రతిబింబించడం లేదు ఏదీ తిరిగి ప్రతిబింబించదు కనుక దీనిని శోషక బౌండరీ కండిషన్ అంటారు కాబట్టిఇక్కడ కి సమానంగా లేనప్పుడు సరైనది కాదు ఇందులో ఇంకా ఏది సరైనది కాదు ఇది ప్రధాన విషయం కాబట్టి ఇది సంఖ్యా ప్రతిబింబానికి దారితీస్తుంది కాబట్టి పెద్ద కంప్యుటేషనల్ డొమైన్ ఉంటుంది కనుక ప్రజలు నిర్మించారు కాబట్టి ఒకవేళ మీరు ఈ k ని మెరుగుపరచాలనుకుంటే మీరు ఇక్కడ చేయకూడదు కానీ దీన్ని మెరుగుపరచాలనుకుంటే మీరు ఏమి చేయడానికి ప్రయత్నిస్తారు విద్యార్ధి మార్చాలి దేనిని మార్చాలి విద్యార్థి ఆకార పరిమాణం ఎల్లప్పుడూ నార్మల్ దిశ వద్ద ప్రతిబింబాలను పొందుతున్న ఆకారాన్ని పరిమాణాన్ని మార్చండి నేను ప్రత్యేకంగా ఒక సాధారణ ప్రయోజన పరిష్కరిణిని వ్రాస్తున్నట్లయితే అది చేయడం గమ్మత్తైనదిగా మారుతుంది లోపలికి వెళ్ళబోయే మూలం యొక్క ఆకారం ఏమిటో నాకు తెలియదు ఉదాహరణకు మేము ఏమి చేస్తున్నాము ప్రతిబింబం ఒక కోణంలో 0కి వెళ్లాలని మేము విధిస్తున్నామురెండవ ఆర్డర్ బౌండరీ కండిషన్ పరావర్తనం 2 కోణాల్లో 0కి వెళ్లేలా మిమ్మల్ని అనుమతిస్తుంది 3వ ఆర్డర్ 3 కోణాల్లో దీన్ని చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది గణిత రూపం మరింత క్లిష్టంగా మారుతుంది సరే మరియు మీరు అధిక ఆర్డర్ బౌండరీ కండిషన్ల యొక్క గణిత రూపాన్ని చూసినప్పుడు మేము 1వ బౌండరీ కండిషన్లకు కట్టుబడి ఉండి నా డొమైన్ను కొంచెం పెద్దదిగా చేయడం ద్వారా ధరను చెల్లిస్తాము అని మీరు గ్రహిస్తారు కాబట్టి ఇది చాలా సాధారణంగా ఉపయోగించే బౌండరీ కండిషన్ సరే కాబట్టి మీరు దీన్ని వ్రాసే మీ మొదటి కోడ్ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే దాని పైన పని చేస్తుంది ఆపై మీరు అధిక ఆర్డర్ బౌండరీ కండిషన్ సంఖ్యను అమలు చేయడానికి ప్రయత్నిస్తారు కాబట్టి శోషించడం అనే పదం కొంచెం తప్పుదారి పట్టిస్తుంది ఇక్కడ ఏం జరుగుతోంది అంటే మనం ఒక తరంగం ప్రతిబింబించకుండా వెళ్లే పరిస్థితిని అనుకరిస్తున్నాము అది మన అసలు ప్రేరణ ఎందుకంటే ఈ వ్యక్తీకరణ అవరోధం లేకుండా వెళుతున్న ప్లేన్ వేవ్ చేత పాటించబడిన వ్యక్తీకరణ మరియు నేను గణిత బౌండరీని గీసినప్పుడు అప్పుడు ఏదీ తిరిగి రాదు ఎందుకంటే అది భౌతికశాస్త్రం నాకు ఇచ్చిన సమీకరణం విద్యార్థి కాబట్టి అది కాబట్టి నేను గ్రహిస్తుంది మరియు ప్రతిబింబించని ఏదో ఒక ఖచ్చితమైన శోషకాన్ని కలిగి ఉన్నట్లు ఊహించినట్లుగా ఉంటుంది కాబట్టి కొంతమంది దీనిని సరిహద్దు స్థితిని గ్రహించడం అని పిలుస్తారు విద్యార్ధి వారు కట్టుబడి ఉన్నారని చెబుతారు మీకు బయట ఏమి తెలియదు మరియు ఏమీ తిరిగి రాలేదు ఏదీ తిరిగి రాలేదు కాబట్టి ఈ పరిశీలకుడి కోసం నేను డొమైన్లో కూర్చొని ఉంటే లేదా నేను ఈ పరిశీలకుడి కోసం ఇక్కడ నిలబడి ఉన్నాను ఏం జరుగుతుంది ఒక కెరటం వెళ్లి తిరిగి రాలేదు దాని గురించి ఆలోచించే ఒక మార్గం ఏమిటో సరిగ్గా గ్రహించబడింది అందువల్ల దీనిని గ్రహించే బౌండరీ కండిషన్ అంటాము